కాబట్టి ఇప్పుడు మనం మ్యూచువల్ ఇండక్టర్ అని పిలువబడే మరొక ప్రాథమిక మూలకము గురించి పరిశీలిద్దాము ఇది ఇండక్టర్ కి సంబంధించినది మనకు ఇండక్టర్ L ద్వారా కరెంట్ I అంతటా వోల్టేజ్ V ఉంటే ఇండక్టర్ L ద్వారా అభివాహ బంధనంఫ్లక్స్ లింకేజ్ L మరియు I యొక్క లబ్దముచే ఇవ్వబడుతుంది మరియు వోల్టేజ్ విలువ అభివాహ బంధనం యొక్క సమయ అవకలనం ద్వారా ఇవ్వబడుతుంది మరియు ఇది L మరియు కరెంట్ సమయ అవకలనం లబ్దమునకు సమానం ఇప్పుడు ఇండక్టర్ యొక్క అయస్కాంత క్షేత్రం ఇండక్టర్ వెలుపల విస్తరించి ఉన్నందున మనము మరొక ప్రేరకాన్ని ఉంచవచ్చు మరియు ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడానికి నేను మొదటి దానిని L1 I1 మరియు V1 అని మరియు రెండవ దానిని L2 I2 అని పిలుస్తాను అవి ఒకదానికొకటి తగినంతగా దగ్గరగా ఉంచినట్లయితే మనము కరెంట్ I1 ను L1 కు ప్రసరింపచేసినపుడు ఇది L2 లో అయస్కాంతాన్ని ప్రేరేపిస్తుంది మరియు అక్కడ కొంత అభివాహ అనుసంధానానికి కారణమవుతుంది కాబట్టి ఇండక్టర్ L1 లోని అభివాహ బంధనం I1 తో పాటు I2 కి సంబంధించినది అదేవిధంగా L2 లోని అభివాహ బంధనం I1 మరియు I2 లకు సంబంధించినది కాబట్టి ఎందుకంటే ప్రేరకంలోని అయస్కాంత క్షేత్రం ఇండక్టర్ యొక్క భౌతిక విస్తరణ వెలుపల వ్యాప్తి చెందటం వలన ఇది సాధ్యమవుతుంది కాబట్టి అటువంటి సందర్భంలో మొదటి ఇండక్టర్ లోని అభివాహ బంధనం L1 మరియు I1యొక్క లబ్దము ఇవి ఇండక్టర్ ల గురించి మనకు తెలిసిన విషయాలు అయితే ఇది రెండవ ఇండక్టర్ లోని కరెంట్ మరియు ఇతర స్థిరాంకం M లబ్ధానికి కూడా సంబంధించినది అదేవిధంగా అభివాహ బంధనం M2 అనేది L2 ఇంకా I2 కు సంబంధించినది ఇది రెండవ ఇండక్టర్ తో పాటు మొదటి ప్రేరకంలో కరెంట్ మరియు మ్యూచువల్ ఇండక్టన్స్ల లబ్దం అని తెలుస్తుంది కాబట్టి అదే స్థిరాంకం ఇక్కడ కనిపిస్తుంది మరియు అది ఎందుకు జరిగిందో మనము ఈ విషయంలో చర్చించము కాని అది I2 మరియు ø1 మధ్య అనుపాత స్థిరాంకము I1 మరియు ø2 మధ్య అనుపాత స్థిరాంకానికి సమానంగా ఉంటుంది మరియు ఈ స్థిరాంకాన్ని L1 మరియు I2 మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ అని పిలుస్తారు కాబట్టి దీనివల్ల మనం కరెంట్ వోల్టేజ్ సంబంధాలను మళ్ళీ పొందవచ్చు అవి V1L1di1dtMdi2dt మరియు V2L2di2dtMdi1dt కాబట్టి ఇది మ్యూచువల్ ఇండక్టర్ మరియు వోల్టేజ్ రెండు కాయిల్స్ యొక్క రేటు మార్పుపై ఆధారపడి ఉంటుంది ఈ L1 ను మొదటి కాయిల్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ స్వయం ప్రేరకత్వము అని మరియు L2 ను రెండవ కాయిల్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్స్వయం ప్రేరకత్వము అంటారు మరియు M ను ఈ కాయిల్స్ మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ పరస్పర ప్రేరకత్వము అంటారు ఇది రెండవ కాయిల్ కూడా లేనట్లయితే వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య సంబంధాన్ని మొదటి కాయిల్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇస్తుంది అదేవిధంగా రెండు కాయిల్స్ దగ్గరగా వున్నపుడు రెండవ కాయిల్ యొక్క స్వయం ప్రేరకత్వం కోసం మ్యూచువల్ ఇండక్టెన్స్ ని ఒకసారి మాత్రమే తీసుకుంటాము తద్వారా ఒక ఇండక్టర్ నుండి అయస్కాంత క్షేత్రం మరియు ఇతర ఇండాక్టర్ని ప్రభావితం చేస్తుంది మరియు ఇవి కరెంట్ వోల్టేజ్ సంబంధాలు ప్రతిఇండాక్టర్కి రెండు టెర్మినల్స్ చొప్పున నాలుగు టెర్మినల్స్ ఉన్నాయి కాబట్టి స్పష్టంగా ఇది రెండు టెర్మినల్ మూలకం కాదు ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే కొన్ని అస్పష్టతలను గమనించవచ్చు అది రెండు కాయిల్స్ను మళ్ళీ తీసుకుందాం నేను మొదటి కాయిల్ను మాత్రమే తీసుకుంటే నిష్క్రియాత్మక నియమము ప్రకారం నేను V1 మరియు I1 ని నిర్వచిస్తాను మరియు ఏదైనా అస్పష్టతను తొలగించడానికి ఈ టెర్మినల్లను A మరియు B అని పిలుస్తాను మరియు ఈ A మరియు B లను కాయిల్ యొక్క భౌతిక టెర్మినల్స్ వలె సమానంగా నిర్వచించగలము మరియు నిష్క్రియాత్మక నియమానికి అనుగుణంగా V1 ను వ్యతిరేక దిశలో నిర్వచించగలము నేను ఈ దిశలో I1 ను పరిగణించాలి ఇప్పుడు రెండవ కాయిల్ ను తీసుకున్నపుడు C మరియు D టెర్మినల్స్ ఉంటాయి మరియు V2 ను ఈ దిశలో I2 ను ఈ దిశలో తీసుకోవచ్చు లేదా V2 ను ఆ దిశలో I2 ను ఆ దిశలో తీసుకోవచ్చు ఈ దిశలో వోల్టేజ్ను నిర్వచించటానికి C ను పాజిటివ్ టెర్మినల్గా లేదా ఆ దిశలో వోల్టేజ్ను నిర్వచించటానికి D నుపాజిటివ్ టెర్మినల్గా పరిగణించవచ్చు అందువల్ల I2 దిశ వ్యతిరేకం కావటం వలన సెల్ఫ్ ఇండక్టెన్స్ ని నిర్వచించడంలో ఎటువంటి తేడా లేదు ఎందుకంటే నేను V2L2dI2dt అని వ్రాస్తే నేను V2L2 ddtఅని కూడా వ్రాయగలము ఇది దిగువ చిత్రంలో ఎంచుకున్న దిశదీనికి అనుగుణంగా ఉంటుంది నేను ఈ వోల్టేజ్ను వేరొకవిధంగా నిర్వచించినట్లయితే అది కేవలం ఆ వోల్టేజ్ కు నెగటివ్ గా ఉంటుంది మరియు ఈ కరెంట్ కు ఆ కరెంట్ నెగటివ్ గా ఉంటుంది కానీ మ్యూచువల్ ఇండక్టర్ ఉన్నపుడు సమస్య వస్తుంది ఇప్పుడు మనము మొదటి కాయిల్ ను ఈ విధంగా మరియు రెండవ కాయిల్ ను ఇదే విధంగా లేదా వేరేలా ఉన్నపుడు కరెంట్ దిశ మారటం వలన మ్యూచువల్ ఇండక్టెన్స్ ఒకేలా ఉండదు మనము అభివాహ బంధనాన్ని L1I1MI2 గా తీసుకుంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ విషయంలో అస్పష్టత ఉండదు కానీ రెండవ భాగానికి ఈ దిశలోరెండవ కాయిల్ లోని కరెంట్ I2 ను ఈ దిశలో తీసుకుంటే వచ్చే సెల్ఫ్ ఇండక్టెన్స్ విలువ కరెంట్ I2 ను వ్యతిరేక దిశలో తీసుకుంటే వచ్చే విలువకు నెగటివ్ గా ఉంటుంది కాబట్టి ఈ అస్పష్టతను తొలగించడానికి మనకు మ్యూచువల్ ఇండక్టర్ ఉన్నప్పుడు మనకు V1 మరియు I1 ఉన్న ఆ కాయిల్స్ పక్కన డాట్ లను ఉంచండి మరియు V2 మరియు I2 ఈ డాట్లు అక్కడ ఉన్నాయి కాబట్టి సంకేత అస్పష్టత పరస్పర కలయికలో తొలగించబడుతుంది కాబట్టి డాట్ లు ఇచ్చిన తర్వాత V1 మరియు I1 ని తీసుకుందాము V1 యొక్క నిర్వచనం కోసం డాట్తో ఉన్న టెర్మినల్ ను పాజిటివ్ గాను కరెంట్ I1 డాట్ ఉన్నటెర్మినల్ ద్వారా లోనికి ప్రవహిస్తుంటే అప్పుడు V2 ను కూడా డాట్తో ఉన్న టెర్మినల్ ను పాజిటివ్గా కరెంట్ I2 డాట్ ఉన్నటెర్మినల్ ద్వారా లోనికి ప్రవహిస్తుంది కాబట్టిV1L1dI1dtMdI2dt మరియు V2L2dI2dtMdI1dt అవుతుంది కాబట్టి ఇది సైన్ అస్పష్టతను తొలగిస్తుంది నిష్క్రియాత్మక నియమము ప్రకారం డాట్ లలోకి వెళ్లే రెండుకరెంట్ లను మరియు వోల్టేజ్లను తీసుకుంటే మనము ఇక్కడ ప్లస్ గుర్తును పొందుతాము ఏ కారణం చేతనైనా I1 డాట్ ఉన్న టెర్మినల్లోకి మరియు I2 డాట్ లేని టెర్మినల్ లోకి ప్రవహిస్తున్నట్లయితేమనము నిష్క్రియాత్మక సంకేత నియమానికి అనుగుణంగా వోల్టేజ్లను పరిగణించాలి అంటే I1 లోనికి ప్రవహించే టెర్మినల్ ను V1 యొక్క పాజిటివ్ టెర్మినల్ I2 లోనికి ప్రవహించే టెర్మినల్ ను V2 యొక్క పాజిటివ్ టెర్మినల్ అవుతుంది ఈ ప్రత్యేక సందర్భంలోV1L1dI1dt MdI2dt మరియు అదేవిధంగాV2L2dI2dt MdI1dt అవుతుంది మ్యూచువల్లి ఇండ్యూస్డ్ వోల్టేజ్ అనగా ఇతర కాయిల్ నుండి ప్రేరేపించిన వోల్టేజ్ యొక్క గుర్తు మారుతుంది అని మనం ఇక్కడ చూడవచ్చు ఇది ఇక్కడ ఇచ్చిన సెల్ఫ్ ఇండక్టెన్స్ మారదు కాబట్టి మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ ని పేర్కొన్నప్పుడు డాట్ లను కూడా పేర్కొనటం వలన కరెంటు లు మరియు వోల్టేజ్ల సంకేతంలో అస్పష్టత ఉండదు